హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ కోర్స్ కు స్వాగతం ఈ వారం లో మనము సెంట్రల్ డాగ్మా అఫ్ బయాలజీ యొక్క ప్రాధమికమైన అంశాలను గురించి చర్చిస్తాము దానినే మనము సెంట్రల్ దోగ్మా అఫ్ మాలిక్యూలర్ బయాలజీ అని అంటాము అక్కడ మనము DNA RNA మరియు ప్రోటీన్ల గురించి చూసి వాటి మధ్య సంబంధాలను తెలుసుకుని ఆ విషయాలు ఏ విధంగా మార్పులను తెస్తాయి కంటికి కనపడే మార్పులు ఏంటి జెనెటిక్ కు సంబంధించి ఎలా ఈ మార్పులు జరుగుతాయి అనేది ఈ వారం యొక్క చర్చా విషయం కాబట్టి మనము ఈ ప్రాధమిక అంశాలను చూస్తూ ఈ విషయాల గురించిన పూర్వ చరిత్రను ఇంకా ఎలా ఈ విషయాలు కనుగొన్నారు అవి ఇప్పటికి ఎలా అన్వయం చేసుకోబడింది అనే విషయాలను గ్రహిస్తూ మానవ జెనెటిక్ పరిస్థితులు ప్రత్యేకమైన లోపాలను మరియు ఆ లోపాలను ఎలాంటి విషయాలకు దారి తీస్తాయి అని చూస్తాము కాబట్టి మనము సెంట్రల్ దోగ్మా అఫ్ మాలిక్యూలర్ బయాలజీ అంటే ఏమిటని చూస్తాము మన చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రతి ఒక్క వస్తువుకు ఒక ఆకారం మరియు ఆకారం యొక్క వైవిధ్యాలు ఉంటాయి వాటినే మనము ఫీనో టైప్స్ అని అంటాము ఉదాహరణ కు క్లాసిక్ మెండెలైన్ ఫారం లో మనకు ఫీనో టైపు వుంది ఎలాగంటే ఒక మొక్క పొడవు లేదా పొట్టిగా ఉండడం కాబట్టి ఇది మనము మాట్లాడబోయే ఒక ఫీనో టైపు కానీ హ్యూమన్ జెనెటిక్స్ గురించి మనము చర్చించేటప్పుడు చాల మార్పులు మరియు వైవిధ్యాలు మనము రోజువారీ జీవితంలో చూస్తాము ఉదాహరణకు కొన్ని చిత్రాలను చూపించాను వాటిలో చాలా ఆసక్తికరమైన విషయాలు వున్నాయి కానీ మీరు గమనించారో తెలియదు ఉదాహరణకు చెవితమ్మె ఏ విధంగా అతికించబడి వున్నది లేదా ఫ్రీ గా వదిలేయబడివున్నది అనేది ఒక ఫీనో టైపు అది జీన్స్ ద్వారా నియంత్రించచ్చు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూపిస్తాము మీ చుట్టూ చూస్తే ఇలాంటి వైవిధ్యమైన ఫీనో టైప్స్ ను యేమని పిలుస్తారో తెలుస్తుంది చెవితమ్మె ఏ విధంగా అమర్చబడివుంది లేదా ఎవరికి సొట్ట బుగ్గలు వున్నాయి మరియు అలాంటివి ఏమిటని ఇక్కడ చూపించబడివుంది ఉదాహరణకు మనకు ఇక్కడ అంటించినటువంటి చెవితమ్మె ఫ్రీ గ వున్నా చెవితమ్మె సొట్ట బుగ్గలు మరియు వైవిధ్యమైన జుట్టు పెరుగుదల కలిగిన వ్యక్తులు వున్నారు ఉదాహరణకు నాలుకను తిప్పే శక్తి వుందా లేదా అనేది జీన్స్ వల్ల వస్తుంది ఇక్కడ మనము గమనించాల్సింది ఏమంటే అన్ని ఫీనో టైపులు ఒక ప్రత్యేకమైన జీన్స్ వల్ల కానీ లేదా కొన్ని జీన్స్ ల యొక్క కలయిక వల్ల కానీ జరుగుతాయి కానీ మనము అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జెనెటిక్ మేకప్ అనేది మనము నాలుకను తిప్పగలుగు తామా లేదా వేలాడే చెవితమ్మెన లేదా అతికించిన చెవితమ్మెన సొట్ట బుగ్గలు ఉన్నాయా అనే వాటి పైన ఆధారపడివున్నది మనము ఎడమ చేతి వాటమా లేదా కుడి చేతి వాటమా అని కూడా జీన్సే నిర్ణయిస్తుంది కాబట్టి దీనినే మనము జెనోటైప్ మరియు ఫెనోటైపే మధ్య సంబంధం అని అంటాము కాబట్టి మనం సెంట్రల్ డోగ్మా గురించి క్షుణ్ణంగా చర్చించాము కాబట్టి మనకు DNA మరియు దానికి సంభందించిన విషయము RNA కు ఎలా కోడ్ అయ్యింది మరియు RNA ఎలాంటి విషయాలను పొంది ప్రోటీన్ గా అవ్వబడుతుంది మరియు ప్రోటీన్స్ యొక్క వివిధ ధర్మాలు ఫీనో టైపు వాళ్ళ ఎలా మారుతుంది అనేది చూస్తాము కాబట్టి DNA నుండి RNA కు విషయమార్పిడి చేసే ఈ ప్రక్రియను ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము కొన్ని ప్రోటీన్ లు DNA నుండి RNA లోకి కాపీ అవ్వడాన్ని ట్రాన్సిలేషన్ అంటాము అది తప్పనిసరిగా RNA లోని కొడాన్ ను చదివి ప్రోటీన్ లోకి కన్వెర్ట్ చేసి వాటి ధర్మాలను అనుష్టింపజేస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే సాధారణ ప్రక్రియను చూపించబడుతుందో మన క్రోమోసోమ్ లోపల వున్న DNA మరియు ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుందో మరియు మనకు mRNA ఏ విధంగా వృద్ధి చెందిన mRNA గా మారి న్యూక్లియస్ నుండి కణము యొక్క సైటోప్లాసంకు చేరుతుందో ఆ కధనాన్ని రైబోసోమ్స్ అని అంటారు అవి mRNA యొక్క ఏర్పాటుకు తోడ్పడుతుంది దానిని మనము పాలీ పెప్టైడ్ ఎండితే సొంతంగా ప్రోటీన్ ల ధర్మాన్ని లేదా ప్రోటీన్ ల సమూహ ధర్మాన్ని పాటిస్తాయో దానినే మనము ప్రోటీన్ అని అంటాము కాబట్టి మనకు ఇప్పుడు అర్థం అవుతుంది మనము డోగ్మ యొక్క క్లాసికల్ వ్యూ గురించి చూస్తున్నాము అని DNA తనకు తానూగ అనుకరించుకుంటుంది అనేది చాలా చాలా ముఖ్యంగా జోడించాల్సిన విషయం మరియు ఈ ప్రక్రియను రిప్లికేషన్ అని అంటారు ఎందుకంటే ఎప్పుడైతే కణాలు విభజింపబడతాయో ఆ కణాలు సమాచారాన్ని మొయ్యాలి మరియు దానిని రిప్లికేషన్ అనే ప్రక్రియ చూసుకుంటుంది కాబట్టి మీకు తెలుసా మనము వైవిధ్యమైన ప్రక్రియల గురించి మాట్లాడుతాము అది రిప్లికేషన్ లేదా ట్రాన్స్క్రిప్షన్ లేదా ట్రాన్సలేషన్ మనకు ఈ ప్రక్రియలు ఎలా జరుగుతుంది మరియు ఎలా నియంత్రించబడుతుంది అనేది ఎలా తెలుస్తుంది కాబట్టి ఇది చాలా చాలా ఆసక్తికరమైనది ఎందుకంటే సుమారు 100 మరియు 120 సంవత్సరాల వెనుక ప్రజలు కేవలం ఈ రెండు తీవ్రమైన విషయం సూచనలు అనుసందించుకునేవారు జెనోటైప్ అనబడే దాంట్లో దాయబడిన కోడ్ మన క్రోమోసోమ్ లేదా DNA లో ఉందని నమ్ముతారు కానీ మనకు తెలియనిది ఏమిటంటే కొన్ని విషయాలు మరికొన్ని పేర్లు చివరగా మనకు ఉండేది ఫెనోటైప్ నే చూస్తాము ఉదాహరణకు మెండెల్ మొక్క యొక్క పరిమాణాన్ని గింజ యొక్క కొలతను లేదా పువ్వు యొక్క రంగును ఇలా చాలా వాటిని చూసాడు మానవ జెనెటిక్ మనం ఇంతక ముందు చెప్పిన ఉదాహరణ ప్రకారం క్యారెక్టర్లను చూస్తారు అది ఉదాహరణకు చెవితమ్మ లేదా నాలుకను తిప్పడం మరియు వివిధ రకాలైనటువంటిదిమనం అసహజంగా ఉన్నామా మనకు ఏదైనా కుటుంబం నుండి సంక్రమించిన వ్యాధి ఉందా అనే వాటిని చూస్తాము అలాంటి చాలా క్యారెక్టర్స్ మనము చూస్తాము ఇవి ఫెనోటైప్ లేదా జన్యువులో దాగున్నవి మీకు వచ్చాయా అని ప్రజలే చెప్పగలుగుతారు కాబట్టి మనకు ఇప్పుడు అర్థం అవుతోంది జెనోటైప్ ఫెనోటైప్ లో ఈ ప్రత్యేకమైన విధానం లో సంబంధం కలిగి వుంది కాబట్టి DNA లో ఏ కోడ్ వున్నా దానిని RNA ద్వారా డీకోడ్ చేసి మన ప్రోటీన్ ఎలాంటి ప్రవర్తనను మన శరీరంలో చేస్తుందో చూడవచ్చు కాబట్టి సెంట్రల్ డాగ్మా అనేటటువంటిది మనం చూసే అన్ని క్యారెక్టర్లలో చాలా చాలా ముఖ్యమైన భావం కాబట్టి మనకు ఏమి తెలుసు మనము క్రోమోసోమ్ లోని జెనోటైప్ గురించి మాట్లాడుతాము క్రోమోసోమ్ జెనెటిక్ మెటీరియల్ ను మోస్తుంది దాని గురించి మనము కొంచెం సమయం తరువాత చర్చిస్తాము మన రెండో లేదో మూడో లెక్చర్లో చూస్తాము క్రోమోసోమ్ లోని విషయము వ్యాపింపబడుతుందా లేదా ఫెనోటైప్ లాగా వ్యక్తమవుతుందా ఇక్కడ చూపించబడిన పరిస్థితిని పాలీడాక్లీ అంటారు దీనిలో వ్యక్తికి ఆరవ వేలు ఉంటుంది ఇక్కడ చూపించ బడిన ఈ స్థితి మళ్ళీ జన్యు లోపం దానర్థం మన దానిలో కొన్ని మార్పులు జరిగి అవసరం లేని సహజం కాని కొత్త సందేశాలను ఇవ్వడం కారణంగా అదనపు వేలు మన చేతిలోకి వస్తుంది అదే ఆరవ వేలు కాబట్టి ప్రజలు అసహజలను అసహజాలు అని నేను అనేది సహజంగా ఎక్కువ మంది ప్రజలలో లేనిది దానినే అసహజం అంటారు మానకంతా అయిదు వేళ్ళు వున్నాయి చాల తక్కువ మందిలో మాత్రమే ఎవరికైతే DNA లో మార్పు ఉంటుందో వారికి ఆరవ వేలు ఉంటుంది అది అసహజంగా పరిగణింపబడుతుంది కాబట్టి వారు జీన్స్ తో ఈ విషయాన్ని సంబంధపరిచి మాట్లాడుతున్నారు ఒక అద్భుత మైన ఆవిష్కరం "ఇంబోర్న్ ఎర్రర్స్ అఫ్ మెటబాలిజం" అనే థియరీని బ్రిటిష్ శాస్త్రవేత్త డాక్టర్ గార్వ్డ్ దీనికి మార్గదర్శకుడు అవగాహన చేసుకోవడంలో మార్గదర్శకుడు ఉదాహరణకు మన జీనోమ్ లో కొన్ని మార్పులు అవ్వడం వల్ల కొన్ని వైద్యపరిస్థితులు సంభవిస్తాయి మరియు కొన్ని జీవక్రియతో సంభవిస్తాయి ఉదాహరణ కు అమినోయాసిడ్స్ వాటి యొక్క లోపాలు ఉంటే జీవక్రియకు ఇది ఏ విధంగా సహకరిస్తుంది అతని ఆవిష్కరణలు నిజాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది 1902 అతడు మనకు DNA లో లోపం కారణంగా వ్యాధి సంక్రమిస్తుందని అది నిజమనీ కానీ దానిని చాలామంది ప్రశం సించినా అంగీకరించబోరని తెలిపాడు కానీ ఈ పరిస్థితి కనుక చూసినట్లయితే దానిని అల్కప్టోనుయా అని దానివల్ల అసహజమైన పిగ్మెంటేషన్ ఉంటుందని ఇక్కడ చూపిన విధంగా పిగ్మెంటేషన్ ఉంటే అదొక సంకేతం లేకపోతే చాలా ఇతర పరిస్థితులు వల్ల సహజ ఫీషియోలజీని బాధిస్తుంది ఒక విధంగా మూత్రాన్ని గాలిలో ఉంచడం ద్వారా దాని స్పందన కోసం ఒక విధమైన రంగు మార్పిడి జరుగుతుంది మరియు అది ఎందువల్ల జరుగుతుందంటే ఒక ప్రత్యేకమైన మెటాబోలైట్ ఎక్కువ మోతాదులో ఉండవచ్చు ఇప్పుడు మనకు తెలుసు అమినోయాన్సీడ్స్ మన తిండిద్వారా రక్తానికి ప్రసరింపబడుతుంది అందువల్ల అమినోయాసిడ్స్ నిర్మాణపోషకాలు వాటిని మనము అనేకరకాల కణాలను ప్రోటీన్ లాగా తయారుచేయడానికి ఉపయోగిస్తాము కానీ అన్ని రకాల అమినోయాసిడ్స్ పనిచేయవు ఉదాహరణకు ఫెనేలనీన్ ఎక్కువ మోతాదులో ఉంటే వాటన్నిటిని ఉపయోగించాము కొన్ని అధిక మోతాదులో జీవక్రియకు అవసరమౌతుంది అప్పుడే ఇది జరుగుతుంది అదే ఇక్కడ సూచింపబడుతుంది కొన్ని ఎంజయ్మ్స్ ఉదాహరణకు ఫినైనలయిన్ నుండి టైరోసిన్ మరియు వగైరా మీకు ఒక ప్రత్యేకమైన ఎంజయ్మెను చూపించబడింది హోమోగేంటిస్టిక్ ఆసిడ్ ఆక్సిడేస్ అది హోమోగేంటీసీ ఆసిడ్ నుండి వేరే కాంపౌండ్ కి మార్చడానికి తోడ్పడుతుంది కింద చూపిన విధంగా కావున ఇది అల్కప్టోనుయా పరిస్థితిలో ఏమవుతుందో మనకు తెలుసు ఈ ప్రత్యేకమైన ఎంజయ్మ్ లేదా జీన్ ప్రత్యేకమైన ఎంజయ్మ్ ను లోపమైనదిగా కోడ్ చేస్తుంది అది తాను అనుకున్న పనిని చేయలేదు దాని ఫలితంగా మనకు అధిగమోతాదులో వున్న ప్రత్యేక మెటాబోలైట్ ఈ దశలో హోమోగేంటీసీ ఆసిడ్ అసహజమైన పిగ్మెంటేషన్ మరియు అనుసంధానమైనటువంటి ఫెనోటైప్ను ఈ కండిషన్ చూపించిన విధంగా జరుగుతుంది కానీ ఇది పాత్బ్రేకింగ్ అంటే అతడికి ఎంజయ్మ్స్ ఈ పాత్ వేస్ లో ఇన్వాల్వ్ అయ్యిందని తెలియదు కానీ అతడు చెప్పిన విధానం ప్రకారం జీనోమ్ లో లోపం కారణంగా జీవక్రియలో మార్పు జరిగి ఉండవచ్చు దాని ఫలితంగా లోపపు జీవక్రియ ఎంచుకున్న మార్గం వల్ల పిగ్మెంటేషన్ జరుగవచ్చు మరియు ఫీషియోలోజి ని జీన్స్ ను నియంత్రిస్తాయి మొదటి థియరీ ఇది దాని గురించిన ఇంకా ఎక్కువ విషయాలు మళ్లీ తెలుసుకుందాము కాబట్టి ఈ విధంగా అతడు మంచి అవగాహనా కలిగిన పరిశోధకుడు సెంట్రల్ డాగ్మా కు సంబంధించిన విషయాలను వరకు కనుగొన్నారు అది ఎప్పుడో జరిగింది 1940'స్ తరువాయి భాగంలో 50'స్ మొదట్లో ప్రజలకు జీన్స్ అనే విషయాలు శరీరంలో వుంది మన శరీరావస్థను నియంత్రిస్తాయని తెలిసింది ఇది బీడేల్ మరియు ఠాతుం యొక్క ఆవిష్కరణల నుండి తెలిసింది వారు వన్ జీన్ వన్ పోలీప్ప్టిడ్ హ్హైపోథిసిస్ ను కనుగొన్నారు వారు చాలా ఫంగై అన్యదా జాతులు మరియు అవి ఏదైనా ఒక ప్రత్యేకమైన జీన్ ను ఎలా ప్రభావితం చేసి జీవక్రియను మారుస్తాయి అనే అంశం పైన నోబెల్ ప్రైజెను పొందారు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ ఒక ప్రత్యేకమైన జాతి పేరు గల నెఉరోస్పోరా అనే ఫంగై నుండి వచ్చింది మరియు ఏది ముఖ్యంగా చేస్తామంటే ఉదాహరణకు ఒర్జినిన్ తయారీ లేదా ఏదైనా అమినోయాసిడ్స్ లోని పూర్వగాముల నుండి ఆ మొక్కలకు వస్తుంది ఉదాహరణకు న్యూట్రియంట్స్ కాబట్టి మళ్ళీ ఎంజయ్మ్స్ వున్నాయి వాటిలోని ప్రతి ఎంజయ్మ్ ఈ పూర్వగామిని ఇంకొక దానికి మారుస్తుంది అదే ప్రక్రియ కొనసాగుతుంది వాళ్ళు ఏమి చూపించారు అంటే మనలో లోపం ఉంటే ఉదాహరణకు ఏదైనా ఎంజయ్మ్స్ పూర్వగామిని మొదటి మెటాబోలైట్ అరిథినైన్ కు మారిస్తే మళ్ళీ ఆ మొక్క పెరగదు ఎందుకంటే దానికి అమినోయాసిడ్ అర్జినైన్ దొరకదు కాబట్టి అలాగే ఆ లోపం ఎక్కడైనా ఉండవచ్చు కానీ వారు దానిని మీరు చూపించగలిగితే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం నుండి మీడియం బాహ్యమైనదిగా ఎక్కడైతే ఆ మొక్క ఎంజయ్మ్ లోపాన్ని అధిగమిస్తుందో మిగతా ఎంజయ్మ్స్ వాటి ధర్మాలను నిర్వర్తిస్తుంది అందువల్ల అర్జినైన్ గా మారుతుంది అలాగే వాళ్ళు విభిన్న జన్యువులు మ్యుటేషన్ లు లేదా మార్పులు అవి ఎంజయ్మ్స్ జీవక్రియను ఎలా ప్రభావితము చేస్తాయి మళ్ళీ అవి ఎలా అమినోయాసిడ్స్ ను ఫంగై ని ఎలా పెరగగలుగుతుందో ఈ వన్ జీన్ వన్ పోలిపెట్ప్తిడ్ థియోరీ ద్వారా నిరూపించు కోవచ్చు దాని ఆవిష్కారము మనం మాట్లాడుకున్న అన్ని జీవక్రియ అంశాలు మరియు సన్నివేశాలు మన కణాలలో మరియు శరీరంలో జీన్స్ ద్వారా ఎలా నియంత్రించ బడతాయో చెబుతుంది కాబట్టి మన సెంట్రల్ డాగ్మా అఫ్ బయాలజీ అవగాహనకు పునాది DNA టు RNA టు ప్రోటీన్ కాబట్టి ఈ ప్రక్రియలో ముఖ్యమైనది రిప్లికేషన్ ఎందుకంటే ఎప్పుడైతే కణాలు విభజించ బడతాయో ఈ కణం కచ్చితంగా జీనోమ్ ను ఎటువంటి తప్పు లేకుండా కాపీ చెయ్యాలి ఎందుకంటే నార్మల్ మియోటిక్ ప్రక్రియలో ఈ కణం రెండు డాటర్ కణాలను మరియు రెండు ఒకే రకమైన మదర్ కణం తో పోలి ఉంటుంది ఎక్కడైతే రెండు తంతువుల DNA ను విడదీసినప్పుడు మరియు మెషినరీ ఆ రెండు తంతువులను కాపీ చేస్తుంది ఎప్పుడై తే DNA గురించి మాట్లాడతామో DNA అనేది క్రోమోసోమ్ యొక్క భాగము DNA ప్లస్ ప్రోటీన్ కలిపి క్రోమోసోమ్స్ లను ఉత్పత్తి చేస్తుంది మరియు DNA కు చాలా జీన్స్ ఉంటాయి కావున మనం చర్చించబోయేది వేల నుండి వందల వరకు ఉంటాయి వాటి గురించి మనం కొద్దీ సేపు తరువాత మాట్లాడుతాము కానీ మనకు తెలుసు ఒక లీనియర్ DNA అణువుకు చాలా వైవిధ్యమైన రీజన్స్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి కోడ్ లేదా సిగ్నల్ ఆ ప్రోటీన్స్ కుసంబంధించి ఉంటుంది ఉదాహరణకు ప్రోటీన్ ను సెగ్మెంట్ అఫ్ DNA గా కోడ్ చేస్తాము దీనిని బట్టి మీరు ఆ సెగ్మెంట్ జీన్ 1 జీన్ 2 మరియు జీన్ 3 ఆలా పిలవచ్చు కాబట్టి ఈ ప్రక్రియ ట్రాన్స్కిర్ప్షన్ మరియు ట్రాన్సలేషన్ ద్వారా జరుగుతుంది దానర్థం మనకు కొంత మెషినరీ DNA రీజియన్ కు బైండ్ అయ్యి ఉండి దానిని DNA కాపీ చేసుకుంటుంది అదే మనకు వున్న RNA మరియు RNA కాపి చెయ్యడం మనకు ఆఖరి ప్రోడక్ట్ ను చూడాలి కాబట్టి DNA అనేది రెండు తంతువుల భావన అది రెండూ ఒకదానికి మరొకటి వ్యతిరేఖ సమాంతర దిశగా ఉంటుంది దాన్నివాట్సన్ అండ్ క్రిక్ లు 1953 లో ప్రతిపాదించారు కానీ మనకు తెలుసు ఇప్పుడు ఆ మోడల్ పరిగణలో లేదు DNA యొక్క నిజవస్థ ఏమిటంతే అవి వ్యతిరేఖ సమాంతరాలు ఒకదానికొకటి పరిపూరక మైనదిగా ఉంటాయి అది సార్వత్రిక విషయం వాటికి నాలుగు ఆధారాలు వున్నాయి అవే మనం రూల్స్ గా చెప్తాము కాబట్టి మనం రిప్లికేషన్ గురించి మాట్లాడుతామో అంటే కణం DNA గా కాపీ అవ్వడం అందువలన DNA కు రెండు డాటర్ సెల్స్ ఉంటాయి దానినే మనం DNA రేప్లికేషన్ అని అంటాము మనం ఈ కార్టూన్ లో చూస్తాము రేప్లికేషన్ ఫోర్క్ యొక్క దిశ కావున ఈ ప్రక్రియలో రెండు తంతువులను విడదీస్తే ఒక కొత్త తంతువు ఏర్పడుతుంది అందువల్లే DNA అనేటటువంటిది వ్యతిరేఖసమంతరాలుగా ఉంటాయి కానీ అది DNA రేప్లికేషన్ మెషినరీ కూడా ఒక సవాలు ఎందుకంటే ఒక పక్క నిరంతరం కొత్త డాటర్ తంతువును తయారు చేయాలి ఇంకోవైపు మనము వాటిని ముక్కలుగా చేసే సవాలును ఎదురుకుంటాము ఎందుకంటే పాలిమర్ ఏర్పడడంలో దిశ అనేది ఎల్లపుడూ 5' టు 3' కానీ దానిలో ఎవాల్యూషనరీ కారణాలు మరియు ఎందుకు ప్రకృతి వ్యతిరేక సమాంతరాన్ని ఎంచుకున్నదో ఇంకా మనకు తెలియదు అందుకే వాటిని మనం పరిపూరత అని అంటాము ఎక్కడైతే ఒక బేస్ పేర్ ఒకదానితో వుంటాయో అలాగే ఏవో రెండు తంతులు మదర్ తంతువు మరియు డాటర్ తంతువుగా నిలదొక్కుకుంటాయి అదే ఇక్కడ చూపబడింది ఈ కార్టూన్ మీకు ఒక విధమైన అవగాహనను ఇస్తుంది మీకు తెలిసి ఉంటుంది DNA అనునటువంటిది మూడు విభాగాలు కలిగి ఉంటాయి షుగర్ ఫాస్ఫేట్ మరియు బేస్ కలగలిపి న్యూక్లియోటైడ్ మరియు పాలిమర్ వాటినే మనము DNA తంతువు అంటాము మరియు రెండు DNA తంతువులు హైడ్రోజన్ బాండ్ హెలిక్స్ ను ఏర్పరుస్తాయి ఇలా చూపిన విధంగా బేస్ A పేర్స్ విత్ T G పేర్స్ విత్ C కాబట్టి ఇది సార్వత్రికం ఇప్పుడు మనకు బయట ఉండేది ఫాస్ఫేట్ బ్యాక్బోన్ మరియు మనకు బేస్సెస్ మరియు ఇక్కడ వున్న సందర్భంతో సరిపోతుంది కానీ ఇప్పుడు మనము బేస్సెస్ ను చూద్దాము ఎక్కడైతే C పెయిర్ విత్ G అండ్ A పెయిర్ విత్ T మరియు ప్రతి ఒక్క అక్షరం సూచిస్తుంది బేస్ సైటోసిన్ అడినైన్ థైమిన్ గ్రానీనే కాబట్టి మీకు ఇది చాలా అవగాహన కలిగి ఉండాలి దీనిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బేసన్ అనేవి DNA మరియు RNA ల మధ్య ఐడెంటికల్ గా ఉంటాయి ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో రైబోస్ కు ఒక అదనపు ఆక్సిజన్ RNA లో ఉంటుంది ఏదైతే DNA లో లేదో దీనిలో తేడా ఏమిటంటే DNA ఎండితే ప్రత్యేకమైన స్థితిలో వుందో అక్కడ ఆక్సిజన్ లేదు అదే RNA లో ఆక్సిజన్ మొయిటీ వుంది అదే ఈ రెండు పదార్థాలను వేరుగా చూపిస్తుంది లేకపోతే ఒకేలా వున్నా ఒకటి బేస్ పెయిర్ ఫారం లా ఇక్కడ చూపించినట్లుగా ఉంటుంది కాబట్టి మనకు ఒక ట్రాన్స్క్రిప్టు వుండి అది DNA ను కాపీ చేస్తే అలాగే సిగ్నల్ ను కాపీ చేస్తుంది మరియు కోడ్ ను కాపీ చేస్తుంది RNA అనేటటువంటిది ఒక తంతువును కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు మరియు సూక్ష్మమైన ఆకారం వలనే దానికి అవయవ విధి వస్తుంది ఉదాహరణకు tRNA లేదా రైబోసోమల్ RNA మరియు మిగతా RNA లో వాటి విధులను తమ ఆకారాల ద్వారా వాటి క్రమంగా వస్తుంది ఇప్పుడు ఇంతకముందు వివరించిన విధంగా DNA లో ని పోర్షన్ క్రమం RNA లో కి కాపీ అవుతుంది కాబట్టి మనం దాన్ని రకరకాల సెగ్మెంట్స్ అంటే జీన్ 1 23అలా మరియు ఒకానొక సెగ్మెంట్ RNA కి కాపీ చేసి అది వ్యతిరేక క్రమాన్ని ఆ తంతువుకు నమూనాకు కలిగి ఉంటుంది కాబట్టి మనకు C A U G అలా ఒక క్రమం ఏదైతే RNA కు కాపీ చెయ్యబడుతుందో RNA ప్రోటీన్స్ ను ఉత్పత్తి చెయ్యడానికి తోడ్పడుతుంది ఎందుకంటే అవి సిగ్నల్స్ ను ఇస్తే ఏ రకమైన ప్రోటీన్స్ ను తయారు చెయ్యాలి దానర్థం ఏ అమినోయాసిడ్స్ యొక్క సమ్మేళనాన్ని కలపాలి అది ప్రోటీన్ ను చేసే సిగ్నల్ ను ఇస్తుంది మరియు మనకు ప్రోటీన్స్ అన్ని చోట్లా ఉంటాయి అది వెంట్రుక గోరు కండ యాంటీబాడీస్ రక్తం ప్లాస్మా లేదా ఏ ఇతర రకములయిన కణాలు మానాలు ఉన్నటువంటిది మెదడు నాళము ఎంజయ్మ్స్ మరియు మన పేరు చెప్పగలిగే దేనిలోఅయినే ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి ఆ సిగ్నల్ మనలో RNA ద్వారా DNA లో నుండి వస్తుంది ఇప్పుడు అలాగే కొన్ని జీన్స్ ను ఎంజయ్మ్ కు కోడ్ ఇవ్వచ్చు ఇంకొక జీన్ ట్రాన్స్క్రిప్షన్ ఫాక్టర్ కు కోడ్ అవ్వచ్చు ఇంకొక జీన్ ప్రోటీన్కు కోడ్ అవ్వచ్చు హార్మోన్ మొదలయినవి కానీ అదెలా సాధ్యం కోడింగ్ లేదా సమాచారం DNA నుండి ప్రోటీన్ కు ఎలా పాస్ అయ్యింది కానీ అది ఎలా జరిగిందంటే ప్రతి సెగ్మెంట్ ఉదాహరణకు మనం DNA యొక్క ప్రత్యేకమైన సెగ్మెంట్ ను చూస్తే మనం దానికి జీన్ అని ఇక్కడ పిలుస్తాము ఎలిమెంట్ ను ప్రమోటర్ అని అంటాము కాబట్టి ఈ ఎలిమెంట్ అనేది మరేదో కాదు ట్రాన్స్కిర్ప్షన్ ఫాక్టర్ లు తోడ్పడే సిగ్నల్ క్రమం మరియు దాని ఫలితంగా ఆ రీజియన్ ఉంటుంది ఉదాహరణకు DNA ను RNA లోపలి కాపీ చెయ్యబడుతుంది కాబట్టి అదేం చేస్తుంది అది ప్రాధమికంగా క్రమాన్ని కాపీ చేసి ఒక తంతువును విశ్వాసంగా RNA తంతువుకు పంపిస్తుంది ఇప్పుడు ఈ ప్రక్రియ ఎప్పుడైతే RNA చేయబడుతుందో దానిని మనం ప్రీ mRNA అంతమో ఆ RNA కొన్ని మార్పులను సంతరించుకుంటుంది ఆ ప్రక్రియనే మనం స్ప్లిసింగ్ అంటాము ఉదాహరణకు కొన్ని రీజన్స్ ఏదితే వుంటాయో ఇక్కడ రెడ్ కలర్ లో చూపించబడినది దానిని తీసివేయడమైనది మెట్యూర్డ్ మెసెంజర్ RNA అని అంటాము కాబట్టి ఈ రీజన్స్ ఏ mRNA నుండి తిరిగి తీసుకొనబడతాయో వాటిని ఎక్సన్స్ అంటారు ఏ రీజన్స్ అయితే తిరిగి తీసుకోలేమో లేదా ఈ స్ప్లిసింగ్ ప్రక్రియలో తీసివేయబడుతుందో దానినే ఇంట్రోన్స్ అంటాము చాల జీన్ లకు బహుళ ఎక్సన్స్ 20 30 మరియు కొన్ని ఇంట్రోన్ కు ఒకటే ఆక్సన్ ఉంటుంది కానీ దానిలో కొన్ని షరతులు వున్నాయి ఒక ప్రత్యేకమైన జీన్ కు బహుళ ఎక్సన్స్ ఉంటే ఆ రీజన్స్ ను మనము ఇంట్రోన్స్ అంటాము వాటిని మనము స్ప్లిసింగ్ అనే ప్రక్రియ ద్వారా తొలగించవచ్చు ఒకవేళ అది జరిగితే mRNA రూపాంతరం చెందుతుంది అక్కడొక కాప్ రూపాంతరం చెంది RNA 5 ఆఖరిలో మళ్ళీ అక్కడ పాలీ ఉంటుంది ఆ క్రమం 3 చివర్లో వున్నా RNA తో కూడబడుతుంది ఈ RNA సైటోప్లాస్మ్ లో వెళ్ళి ఆ సిగ్నల్స్ లేదా సమాచార ప్రక్రియ ప్రారంభమై మన ప్రోటీన్ అనబడేది ఈ సమాచార అనువాదం లో వస్తుంది కాబట్టి ఇది చాల ఉపయోగకరమైన మెషినరీ సెట్ ఏదయితే రైబోసోమ్స్ ట్ ఆర్ యెన్ ఏ మరి మొదలగు ఫాక్టర్స్ కలిగి ఉంటుంది ఇక్కడ ఆసక్తికరమైనది ఏమిటంటే మీకున్న ఈ ప్రక్రియలో ఈ ఇంట్రోనిక్ ఎలిమెంట్ ను ఎలా RNA నుండి తొలగిస్తాము ఎలా ఈ తొలగుదల లేదా స్ప్లిసింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఈ రీజియన్ ను తొలగిస్తామో ఆ రీజన్స్ ను అతికిస్తాము ఈ కింద ఫిగర్ లో చూపబడింది ఉదాహరణకు మనకు మెచ్యూర్డ్ RNA కు 5' కాప్ సైడ్ మరియు పాలీ A టైల్ మరియు ఇక్కడ నెంబర్ 1 తో 146 ఉదాహరణను సూచిస్తుంది ఎమినో ఆసిడ్స్ సంఖ్య ఈ ప్రత్యేకమైన RNA కోడ్ చేసి మొదటి ఎమినో ఆసిడ్ కోడ్ ను అప్స్ట్రీమ్ చేస్తే చాల క్రమాలు ప్రస్తుత అప్స్ట్రీమ్ ను అన్ ట్రాన్సలేటడ్ రీజియన్ అనగా UTR అంటాము అదే విధంగా పెప్టిదే ఆఖర్లో వున్న సిగ్నల్ మరియు క్రమానికి మించి పాలీ A టైల్ వరకు మనకు 3' అన్ ట్రాన్సల్టెడ్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఆ పూర్తి రీజియన్ UTR చూపించే రీజియన్ ను మొదలుకొని వాటిని ఎక్సన్స్ అంటాము కాబట్టి ఇక్కడ మీరు చూసే UTR ను ఎక్సన్స్ అంటాము ఎందుకంటే ఈ రీజన్స్ ఏదైతే జీన్ లో ఉంటుందో మరియు mRNA లో తిరిగి రాగలుగుతుందో ఇది ఒక గందరగోళం మా విద్యార్థులలో చూస్తాము వారు నమ్ముతారు ఇది కోడింగ్ రీజియన్ మాత్రమే లేదా రీజియన్ ఏదైతే అమినోయాసిడ్స్ గురించిన సందేశాన్ని ఇస్తుందో అని దానిని ఎక్సన్ అనుకుంటారు కానీ అది తప్పు కాని జెనెటిక్ ఒకటే అంటే ఏమిటి ఇప్పుడు mRNA క్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాము ఉదాహరణకు మనకు తెలుసు ఏ క్రమంలో DNA ఉంటుంది మరియు 4 బేస్ల సమ్మేళనంలో ఉండేది మనకు T ప్లేస్ లో తప్ప అన్నిచోట్లా ఉంటాయి కానీ చాలా DNA క్రమంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నాము ఈ A T G C సమ్మేళన బేస్ల లో మీకు ఏమైనా అర్థవంతమైన సూచన కనిపిస్తోందా చాల కష్టం మీకు రూల్ తెలియదని దానర్థం కాదు ఉదాహరణకు నేను ఏదో కొన్ని అక్షరాలను రాశాను అంతే అది DNA ను సూచించవలసిన అవసరం లేదు కానీ ఈ అక్షరాలతో మీరు పదాన్ని లేదాలేక లేఖ నో ఇమెయిల్ నో రాయడానికి ఉపయోగిస్తారు కానీ ఆ అక్షరాలను చూడగానే మీకు అది అర్థం కాదు కాని మీరు దానిని జాగ్రత్తగా చూస్తే ఉదాహరణకు వాటిని రంగుల ఉపయోగించి 3 లెటర్ ల గ్రూప్ చేస్తే దాని అర్థం వస్తుంది ఇప్పుడు చదవగలుగుతారు పిల్లి ఎలుకను తింటుంది ఇలా ఇంకో వాక్యాన్ని ఇవ్వండి ఇది సమాచారాన్ని ఇస్తుంది ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి మీరు అక్షరాలను గ్రూప్ చేయగలిగితే మీరు ఆ అక్షరాలా చదవగలుగుతారు ఇలాంటి పద్దతిలో RNA లో ని క్రియ జరుగుతుంది ఉదాహరణకు నేను మూడు లెటర్ ల ను గ్రూప్ గ చేస్తే ATG తో ACJ GAG మొదలయినవి ఇప్పుడు ఉదాహరణకు ATG కోడ్ అమినోయాసిడ్ ఆఖరిది సిగ్నల్ అంటే పెప్టిదే లో ఆగాలి కాబట్టి ఇప్పుడు మీరు క్రమాల వైపుకు అర్థాన్ని తెలుసుకున్నారు లేకపోతే ఇది ఒక సవాలే కాబట్టి ఈ కోడ్ కు నాలుగు బేస్లు ఉంటాయి A G C మరియు U మీరు RNA లో చూస్తే ఇలా చాలా సమ్మేళనాలు ఉంటాయి ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేక్షమైన కోడ్ ఉంటుంది ఉదాహరణకు నాలుగు వేర్వేరు కోడ్ లు త్రిప్లెట్ కు ఒక సందేశాన్ని ఇస్తుంది ఉదాహరణకు AUG లో ఏ సందేశం ఉందో ఆ సందేశమే మెథనైన్ ఆ ప్రత్యేకమైన కోడ్ ఆ అమినోయాసిడ్ కి ఉంటుంది మూడు వేర్వేరు కోడ్ ల UAA UAG UGA అవన్నీ సిగ్నల్ ఇస్తుంది మరియు సింథసిస్ లేదా ప్రోటీన్ తీసేయాలి కాబట్టి ఇది ఎలా మీ సెల్లులార్ మెషినరీ ఉంటుందో ఎలా RNA లేదా క్రమ RNA లో ఉంటుందో అవగాహనా కల్పిస్తుంది కాబట్టి రెండు మార్గాలున్నాయి ఒకటి అన్ని సమ్మేళనాలు చూపించడం ఉదాహరణకు AG తో కనుక సమ్మేళనం అయితే లేదా మిగతా 4 తో అయినా వేర్వేరు వస్తాయి దానినే కోడోన్స్ ఆంత్రము దానిలోనే త్రిప్లెట్స్ లేదా అమినోయాసిడ్స్ మనం ప్రోటీన్స్ కి వాడేది లేదా ఎన్ని అమినోయాసిడ్స్ కు ఎన్ని కొడాన్స్ కావాలి అనేది చూస్తారు ఒకవేళ 4 కంటే ఎక్కువ వాడితే రెండు లేదా కొన్ని ఉదాహరణకు ఒక కోడోన్ ఏ ప్రోటీన్ గురించి మీకు సమాచారాన్ని ఇస్తుంది మీ సెల్లులార్ మెషినరీ గురించిన సందేశాన్ని చదివి కాబట్టి అది DNA ఎలా పనిచేస్తుందో ఎలా తనకు తాను కాపీ చేస్తుందో మరియు ఇంకొక కణానికి ఎలా కాపీ ఇస్తుందో ప్రతి కణము ఎలా RNA ను చేరుతుంది మరియు RNA ప్రక్రియ ప్రకారం ఎలా స్ప్లిసింగ్ కాప్పింగ్ మరియు పాలీఅడినైలాటిన్ అది ఎలా పెప్టైడ్ కి సహకరిస్తుందో ఎలా ప్రోటీన్ ను పిలుస్తామో ఫెనోటైప్ వస్తుందోమో తెలుస్తుంది కాబట్టి ఇది సెంట్రల్ డోగ్ర్మ గురించిన ప్రాధమిక పరిచయం ఇక్కడితో మనం మొదటి లెక్చర్ ను ముగిద్దాము రెండో లెక్చర్ లో మనం ఎలాంటి మార్పులు చేస్తే కణాల ఫంక్షన్ మారుతుంది అనే దాని పైన చర్చిద్దాము